ఈ కోర్సు ప్రారంభంలో రూపొందించిన కొన్నిసమస్యలకు మనము ఇప్పుడు పరిష్కారం చూపిద్దాము కాబట్టి మనము రూపొందించిన సమస్యలలో క్యాటరర్ సమస్య ఒకటి దీనిని నాప్కిన్స్ సమస్య అని కూడా పిలుస్తారు కాబట్టి 5 రోజులుకు సరిపడా న్యాప్కిన్ల అవసరం అవి వరుసగా 100 60 80 90 మరియు 70 గా చూపబడుతుంది కొత్త న్యాప్కిన్ ధర 60 వాటిని లాండ్రీకి పంపవచ్చు మరియు అవి రెండు రోజుల తర్వాత తిరిగి వస్తాయి లాండ్రీ ఖర్చు 20 దీన్ని మనము ఎలా ఆప్టిమైజ్ చేస్తాము కాబట్టి మనము వ్రాసిన కన్స్ ట్రైన్ట్స్ 1వ రోజు డిమాండ్ కొత్త న్యాప్కిన్ లతో తయారు చేయబడింది 2వ రోజు ఫలితంగా X1 X2 ≥ 160 constraint 3 వ రోజు ఫలితంగా X1 X2 X3 Y1 ≥ 240 constraint మరియు 4వ రోజు ఇదే విధమైన constraint ని కలిగి ఉంది మరియు 5వ రోజు కూడా ఇలాంటి constraint ని కలిగి ఉంది కాబట్టి ఇక్కడ 5 రోజులకు 5 constraints ఉన్నాయి ఆ తర్వాత 3 రోజులలో న్యాప్కిన్ లను లాండ్రీకి పంపారు ఎందుకంటే 1 2 మరియు 3 రోజులలో పంపిన napkins తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది కాబట్టి అక్కడ ఎనిమిది constraints ఉన్నాయి మరియు X1 నుండి X5 వరకు ఎనిమిది వేరియబుల్స్ ఉన్నాయి లేదా కొత్త లాండ్రీని 1వ రోజు నుండి 5వ రోజు వరకు ఉపయోగిస్తారు Y1 Y2 Y3 లు పంపిన లాండ్రీలు లేదా 1 2 మరియు 3 రోజుల చివరిలో లాండ్రీకి పంపిన న్యాప్కిన్లు X1 నుండి X5 వరకు 5 రోజుల నుండి ఉపయోగించిన కొత్త న్యాప్కిన్లు కాబట్టి ఇక్కడ ఈ సమస్యలో 8 వేరియబుల్స్ మరియు 8 constraints ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సూత్రీకరణ ను చేద్దాం మరియు solver ను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి నేను దీని దగ్గరకు వెళ్లికొంచెం జూమ్ కూడా చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మీరు గమనిస్తున్నారు ఇక్కడ నేను X1 నుండి X5 వరకు ఉన్న ఎనిమిది వేరియబుల్స్ నిర్వచించాను అవి 1 నుండి 5 రోజులలో ఉపయోగించబడే కొత్త న్యాప్కిన్లు Y1 నుండి Y3 వరకు లాండ్రీకి పంపే న్యాప్కిన్ ల సంఖ్య కాబట్టి నేను ఇక్కడ కొన్ని ఏకపక్ష విలువలను ఉపయోగిస్తాను కాబట్టి 80 60 ఆ 20 ని ఇక్కడ ఉపయోగించనివ్వండి ఇక్కడ 10ను ఉపయోగించనివ్వండి ఇప్పుడు 60 వద్ద కొనుగోలు చేసిన కొత్త న్యాప్కిన్ ల కొనుగోలు ఖర్చును మరియు లాండ్రీకి పంపే ఖర్చు napkin కు 20 చొప్పున తగ్గించడం మన యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాబట్టి ఒకవేళ మీరు ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను జాగ్రత్తగా చూస్తే నేను వ్రాసినది 60 x B3 ఇది 60 x కొత్త న్యాప్కిన్లు 6 x ఇది 60 x 10 20 10 ఇది ఒక పరిష్కారం అన్ని 5 రోజులలో 80 60 10 20 మరియు 10 న్యాప్కిన్లు లేదా కొత్త న్యాప్కిన్ లు ఉపయోగించబడుతున్నాయని నేను అనుకుంటున్నాను మరియు పంపిన న్యాప్కిన్ ల సంఖ్య 100 60 మరియు 70 నేను ఇక్కడ ఉన్న కొన్ని విలువలను ఉపయోగించాను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ప్రతి ధరకు 60 రెట్లు ఎక్కువ ప్రతి కొత్త napkin ధర 60 కాబట్టి 60X1 60X2 60X3 60X4 60X5 20Y1 20Y2 20Y3 మరియు ఇచ్చిన విలువలకు ఖర్చు 15400 మరియు ఎనిమిది constraints X1 ≥ 100 X1 X2 ≥ 160 X1 X2 X3 Y1 ≥ 240 X1 X2 X3 X4 Y1 Y2 ≥ 330 మరియు X1 X2 X3 X4 X5 Y1 Y2 Y3 ≥ 400

ఇవి ఎనిమిది constraints కాబట్టి ఇవన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి నన్ను solver వద్దకు వెళ్ళనివ్వండి మరియు నేను అన్నింటినీ సిద్ధంగా చేసాను నేను చేయాల్సిందల్లా దాన్ని పరిష్కరించడమే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇక్కడ B5 స్థానంలో సెట్ చేయబడింది వేరియబుల్ స్థానాలు B3 నుండి I3 వరకు ఇక్కడ సెట్ చేయబడ్డాయి మరియు ఎనిమిది constraints అన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి ఇక్కడ 3 ≤ constraints వస్తున్నట్లు మీరు చూడవచ్చు మరియు అవి 12 13 మరియు 14 స్థానాలకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి 12 13 మరియు 14 స్థానాలు constraints కంటే తక్కువ లేదా సమానం మిగిలినవి constraints కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటాయి కాబట్టి మొత్తం ఎనిమిది constraints ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి సింప్లెక్స్ LP మరియు 14800 ను పరిష్కారంగా పొందడానికి ఈ సమస్యను పరిష్కరించండి కాబట్టి మొదటి రోజు 170 కొత్త న్యాప్కిన్ లను ఉపయోగించడానికి 170 కొత్త నాప్కిన్లను కొనండి కాబట్టి మొదటి రోజు 170 కొత్త న్యాప్కిన్ లను కొనండి ఆ తర్వాత solver solution ఉపయోగించండి కాబట్టి మొదటి రోజు 170 నాప్కిన్లను కొనండి ఇప్పుడు అన్ని 5 రోజులలో డిమాండ్లు 100 60 80 90 మరియు 70 ఉన్నాయి ఇది మొదటి రోజు లాండ్రీకి 100 న్యాప్కిన్ లను ఉంచండి అని కూడా చెబుతుంది మొదటి రోజు లాండ్రీకి 100 న్యాప్కిన్లు ఉంచండి కాబట్టి మొదటి రోజు 170 న్యాప్కిన్లు నుండి 100 ను వాడండి ఇప్పుడు 70 అందుబాటులో ఉన్నాయి నేను reference కోసం 5 డిమాండ్లను వ్రాస్తున్నాను కాబట్టి ఈ 5 డిమాండ్లు 100 60 80 90 మరియు 70 ఇవి 5 డిమాండ్లు మొదటి రోజు 170 కొనండి మరియు దానిలో నుండి 100 ఉపయోగించండి అని పరిష్కారం చెబుతుంది మరియు మొదటి రోజు 100 లాండ్రీకి పంపండి కాబట్టి రెండవ రోజు 60 వాడండి ఎందుకంటే అది డిమాండ్ కాబట్టి 60 ను వాడండి మరియు వాటిని లాండ్రీకి పంపండి వాటిని రెండవ రోజు చివరిలో లాండ్రీకి పంపండి కాబట్టి అక్కడ 10 కొత్త న్యాప్కిన్లు ఉన్నాయి మొదటి రోజు పంపిన 100 మూడవ రోజు వస్తాయి కాబట్టి మూడవ రోజు 110 న్యాప్కిన్లు ఉంటాయి ఇప్పుడు 110 వాడండి మరియు నాల్గవ రోజుకు 80 లాండ్రీకి పంపండి రెండవ రోజు లాండ్రీకి పంపిన ఈ 60 నాల్గవ రోజు 60 గా అందుబాటులో ఉంటాయి ఆ 100 లో ఉంచిన 20 కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ 602080 ప్లస్ మరో 10 న్యాప్కిన్ లు నాల్గవ రోజు అవసరాన్ని తీర్చడానికి 90 ఉంటాయి మరియు ఇప్పుడు మూడవ రోజు చివరిలో ఉంచిన 70 ని కూడా ఐదవ రోజు అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు కాబట్టి పరిష్కారాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి మీ కోసం ఈ పరిష్కారాన్ని మళ్ళీ వివరిస్తాను ఇది మొదటి రోజు ప్రారంభంలో 170 కొనండి అని చెప్తుంది కాబట్టి 1వ రోజు ప్రారంభంలో 170 కొనుగోలు చేశారు మొదటి రోజు అవసరాన్ని తీర్చడానికి మొదటి రోజు 100 ఉపయోగించారు కాబట్టి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ 70 కి సమానం ఇప్పుడు రెండవ రోజు వాటిలో 60 ని వాడాలి కాబట్టి రెండవ రోజు 60 వాడారు కాబట్టి మూడవ రోజుకు అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ 10 ఇప్పుడు ఈ 100 ను మొదటి రోజు లాండ్రీకి ఉంచండి కాబట్టి మీరు మూడవ రోజు ప్రారంభంలో 100 పొందుతారు ఇప్పటికే కొత్త 10 న్యాప్కిన్లు మిగిలి ఉన్నాయి కాబట్టి మూడవ రోజుకు 110 అందుబాటులో ఉన్నాయి మూడవ రోజు డిమాండ్ 80 కాబట్టి మరో 30 న్యాప్కిన్లు అందుబాటులో ఉన్నాయి 60 రెండవ రోజు చివరిలో ఉంచబడతాయి లేదా నాల్గవ రోజు ప్రారంభంలో 30 నాప్కిన్లు వస్తాయి ఇప్పటికే అందుబాటులో 30 ఉన్నాయి కాబట్టి 30 ప్లస్ 60 నాల్గవ రోజు అవసరాలను తీర్చడానికి 90 అందుబాటులో ఉంటాయి మూడవ రోజు 70 న్యాప్కిన్ లు కోసం డిమాండ్ను పంపారు 80 న్యాప్కిన్ లలో 70 లాండ్రీకి పంపబడతాయి ఈ 70 న్యాప్కిన్ లు ఐదవ రోజు ఉదయం వస్తాయి మరియు అవి ఐదవ రోజు డిమాండ్ను తీర్చడానికి ఉపయోగపడతాయి కాబట్టి పరిష్కారం ఇలా వివరించబడుతుంది కాబట్టి సూత్రీకరణ కు ఎనిమిది వేరియబుల్స్ మరియు ఎనిమిది constraints ఉన్నాయి మరియు మనము ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించగలుగుతున్నాము ఇప్పుడు మనము ఇక్కడ మరొక ఉదాహరణను చూద్దాము బైసైకిల్ సమస్య అని పిలవబడే వాటిని మనము బహిష్కరిద్దాము కాబట్టి బైసైకిల్ సమస్య ఈ క్రింది విధంగా ఉంది కాబట్టి బైసైకిల్ సమస్య ఈ క్రింది విధంగా ఉంది ఇది ఇక్కడ ఉంది కాబట్టి మనము ముగ్గురు వ్యక్తులు ప్రారంభమవుతుందన్నారని మరియు వారు 4 5 మరియు 6 వేగంతో నడవగలరని మరియు వారు 7 8 మరియు 10 వేగంతో సైకిల్ను నడుపుతారని చెప్పాము ఆ తర్వాత మనము మూడు వేరియబుల్స్ X1 X2 X3 తో సమస్యను రూపొందించాము అవి A ద్వారా సైక్లింగ్ చేయబడిన దూరం B ద్వారా సైక్లింగ్ చేయబడిన దూరం మరియు C ద్వారా సైక్లింగ్ చేయబడిన దూరం చివరకు ఈ మూడు constraints మరియు X1 X2 X3 5 అనే constraint కి లోబడి u ని minimise చేసే సూత్రీకరణను కూడావ్రాశాము కాబట్టి X1 X2 X3 మరియు u అనే నాలుగు వేరియబుల్స్ మరియు నాలుగు constraints ఉన్నాయి ఇది ఒక constraint మరియు ఈ మూడు constraints ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు constraints ను తిరిగి వ్రాయవలసి ఉంది కాబట్టి ఈ constraint ఇప్పుడు u కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్నదని వ్రాయబడుతుంది LCM 4X1 7 x 28 తీసుకోండి కాబట్టి 28u ≥ 4X1 35 7X1 కాబట్టి 28u ≥ 35 3X1 అందువల్ల 3X1 28u ≥ 35 అది ఒక constraint కాబట్టి 3X1 28u ≥ 35 అనేది constraint అదేవిధంగా ఈ constraints వ్రాయబడాలి ఇప్పుడు ఒకవేళ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ మూడు constraints తదనుగుణంగా వ్రాయబడాలి కాబట్టి మనం దీనిని చూద్దాం మనం తిరిగి ఈ సమస్యకు అనుగుణమైన ఎక్సెల్ షీట్ కి వెళ్దాం కాబట్టి నేను ఇక్కడ వ్రాసిన ఈ సమస్యకు అనుగుణమైన ఎక్సెల్ షీట్ ఇది X1 X2 X3 మరియు u అనే నాలుగు వేరియబుల్స్ ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు నేను ఇచ్చిన నాలుగు constraints ఉన్నాయి మీరు ఇక్కడ కొన్ని ఏకపక్ష విలువలను ఇవ్వవచ్చు కాబట్టి మీరు 1 2 1 వంటి విలువలను ఇవ్వవచ్చు మరియు కొన్ని ఏకపక్ష విలువలను ఇస్తే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ u ని minimize చేస్తుంది కాబట్టి ఇది E3 స్థానాన్ని minimize చేస్తుందని మీరు చూడవచ్చు ఇక్కడ మూడు constraints ఉన్నాయి మరియు X1 X2 X3 5 ఒక constraint కాబట్టి మీరు ఇక్కడ 5 కి బదులుగా 1 2 1 4 ను చూడవచ్చు ఇది కేవలం ఒక పరిష్కారం మాత్రమే కానీ ఇది వాంఛనీయ పరిష్కారం కాదు ఇప్పుడు ఇవి నాకు ఉన్న మూడు స్థానాలు ఈ constraints ను సరళీకృతం చేయవలసి ఉందని మరియు వ్రాయవలసి ఉందని గుర్తుంచుకోండి కాబట్టి నేను ఇక్కడ ఏమి చేశానంటే నేను వాకింగ్ మరియు సైక్లింగ్ యొక్క ఇచ్చిన మూడు విలువలను మాత్రమే వ్రాశాను కాబట్టి 7 8 మరియు 10 సైక్లింగ్ వేగం 4 5 మరియు 6 నడక వేగం మరియు ఒకవేళ దీనిని ఉపయోగిస్తే మనకు 3 మరియు 28 తేడా మరియు ఉత్పత్తులు వ్యత్యాసం మరియు ఉత్పత్తి వ్యత్యాసం మరియు ఉత్పత్తి లభిస్తాయి కాబట్టి ఈ విలువలు ఇక్కడ వచ్చే విలువలుగా మారతాయి కాబట్టి మూడవది 4X3 60u ≥ 10x5 50 అవుతుంది ఎప్పుడైతే మనము LCM తీసుకుంటామో అప్పుడు మీకు 10x5 అంటే 50 వస్తుంది అంటే అది LCM కాదు LCM 60 అవుతుంది ఇది మరొక వైపుకు వెళుతుంది మరియు మీరు ఆ coefficient పొందుతారు మరియు మనము LCM ను తీసుకొని ఒకే భిన్నానికి తీసుకువచ్చినప్పుడు constant 10x5 50 అవుతుందని మీరు గ్రహిస్తారు మొదటి constraint కి 35 స్థిరరాశి గా ఉంది ఎందుకంటే మనము LCU 7x4 ను 28u తో తీసుకున్నప్పుడు ఈ 7 మరియు 5 35 రెండవ constraint కి 8x5 వస్తుంది మూడవ constraint కి ఈ 10x5 వస్తుంది కాబట్టి constraints ఇక్కడ వ్రాయబడ్డాయి మరియు ఆ తరువాత మనము దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము డేటాకు వెళ్తాము మరియు ఇప్పటికే ఇక్కడ చెప్పిన solverదగ్గరికి వెళ్తాము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇక్కడ సెట్ చేయబడింది నేను వివరించిన విధంగా ఈ నాలుగు constraints తిరిగి వస్తాయి మరియు వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనము పరిష్కరించి ఆ తరువాత పరిష్కారం పొందుతాము ఇప్పుడు X3 వ్యక్తి వాస్తవానికి సైక్లింగ్ చేయలేదని ఆ వ్యక్తి నడుస్తున్నాడని అయితే X1 మరియు X2 కు సంబంధించిన వ్యక్తులు 3 43 కిలోమీటర్లు మరియు 1 5 కిలోమీటర్లతో సైక్లింగ్ చేయబోతున్నారని అవి 5 కిలోమీటర్ల వరకు కలుపుతాయని కూడా మనము గ్రహించాము కాబట్టి X3 అనే వ్యక్తి సైక్లింగ్ చేయడం లేదు కానీ వేగంగా నడుస్తున్నాడు ఎందుకంటే వేగం సమయం మరియు మొదలైనవి కలిపి వారు చేరే సమయం 0 88 గంటలు ఇప్పుడు ఈ సూత్రీకరణ కొద్దిగా సౌకర్యవంతమైన మోడ్లో తయారు చేయబడింది కాబట్టి నేను ఒకవేళ కొంత నడక వేగాన్ని మార్చినట్లయితే ఏదో కూడా జరగవచ్చు ఉదాహరణకు నేను ఒకవేళ 3కి మార్పులు 4కి మార్పులు మరియు ఇది 3కి మార్చినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం coefficients మారుతాయి ఎందుకంటే నేను ఈ solver వద్దకు వెళ్లి దీనిని పరిష్కరిస్తే వ్యత్యాసం మరియు products కూడా ఇప్పుడు మారిపోయాయి ఇప్పుడు ఈ ముగ్గురూ వాస్తవానికి కొంత సమయం కోసం సైకిల్ ను ఉపయోగిస్తున్నారని నేను గ్రహించాను కాబట్టి మనం గుణకాలను ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉంచడం ద్వారా మరియు దానిని కేవలం మార్చడం ద్వారా ఇవ్వబడిన కుడి వైపు యొక్క వివిధ విలువల కోసం సమస్యను పరిష్కరించవచ్చు కాబట్టి మనము దానిని మార్చినప్పుడు నడక వేగం 3 4 మార్చినప్పుడు మరియు 3 ని మార్చినప్పుడు ముగ్గురు వ్యక్తులు సైకిల్ ను ఉపయోగిస్తున్న ఒక పరిష్కారం మనకు లభించిందని మనము గ్రహించాము కాబట్టి మొదటి వ్యక్తి సైకిల్ ను సుమారు 2 5 కిలోమీటర్లు ఉపయోగిస్తున్నాడు మరియు మిగిలిన 2 5 కిలోమీటర్ల దూరం నడవబోతున్నాడు కాబట్టి 2వ వ్యక్తి దీన్ని సుమారు 0 5 కిలోమీటర్లు సుమారు 0 46 కిలోమీటర్లు వరకు ఉపయోగించబోతున్నాడు మరియు మిగిలిన 4 54 కిలోమీటర్లు లేదా మిగిలిన దూరం నడవబోతున్నాడు X3 అనే వ్యక్తి దీన్ని సుమారు 2 లేదా 2 03 కిలోమీటర్లు ఉపయోగించ పోతున్నాడు మరియు 2 97 కిలోమీటర్లు నడుస్తున్నాడు మరియు వారు 1 19 గంటలకు చేరుకుంటారు ఈ ముగ్గురూ చేరుకుంటారు అదే సమయంలో ముగ్గురూ ఇక్కడకు చేరుకుంటారు ఎందుకంటే ఈ మూడు విలువలు సమానం కాబట్టి అదే ఇక్కడ జరుగుతుంది కాబట్టి వారు ఒకే సమయంలో చేరుకుంటారు కొంతమంది వాస్తవానికి సైకిల్ను ఉపయోగించనప్పుడు ఉదాహరణకు ఒకవేళ నేను దీనిని అసలు పరిస్థితి నుండి 4 5 మరియు 6 కి తిరిగి మార్చినట్లయితే మరియు ఒకవేళ మనం దీనిని పరిష్కరిస్తే ఈ వ్యక్తి సైకిల్ను ఉపయోగించని చోట మూడవ constraint వాస్తవానికంటే గొప్పదని దాని కంటే ఎక్కువ అవుతుందని మనము గ్రహిస్తాం అంటే వాస్తవానికి మూడవ వ్యక్తి ఇప్పుడు వేరే సమయాన్ని తీసుకుంటాడు కాబట్టి వారిలో ఇద్దరు 0 88235 వరకు చేరుకుంటారు మూడవ వ్యక్తి వాస్తవానికి కొంచెం ముందు మరియు కొంచెం వేగంగా చేరుకునేవాడు కాబట్టి గరిష్టంగా 3 కనిష్టీకరించడం మరియు మొదలైనవి కాబట్టి వీరందరూ కనీసం కొంత సమయం వరకు సైకిల్ను నడుపుతున్నప్పుడు వారందరూ సరిగ్గా ఒకే సమయానికి చేరుతారు ఎవరైతే ఇద్దరు నడుస్తున్నారో మరియు మూడవ వ్యక్తి ఎవరైతే సైకిల్ పై వస్తున్నారో వారందరూ ఒకే సమయానికి చేరుతారు కానీ ఒకవేళ ఒక వ్యక్తి సైకిల్ను అస్సలు ఉపయోగించడం లేదని పరిష్కారం చూపిస్తే ఈ వేగం అలాగే ఉంటే సైకిల్ను ఉపయోగించని వ్యక్తి వాస్తవానికి మొదట చేరుకుంటాడు మరియు ఇతరులు కొంచెం ఆలస్యంగా వస్తారు మరియు అది గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ చిన్న సమస్యను మూడు వేరియబుల్స్తో పరిష్కరించగలము ఇతర సమస్య ఎనిమిది వేరియబుల్స్ మరియు ఎనిమిది constraints కలిగి ఉంది తర్వాత పాఠంలో మనం మరో ఉదాహరణను చూద్దాము బైనరీ వేరియబుల్స్ ఉపయోగించిన బిన్ ప్యాకింగ్ సమస్య యొక్క ఉదాహరణను చూద్దాము మరియు తర్వాత పాఠంలో బిన్ ప్యాకింగ్ సమస్య యొక్క ఉదాహరణను చూద్దాము